శుభాకాంక్షలు ఈ రోజుల్లో ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ టు ఇన్స్ట్రక్షన్ పై మాడ్యూల్ 3 యూనిట్ 11 కు స్వాగతం మునుపటి యూనిట్లో లావాదేవీల బోధనా నమూనా ఆధారంగా బోధనకు ప్రత్యక్ష విధానాన్ని మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్లో బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని మేము అర్థం చేసుకుంటాము ప్రాజెక్ట్ ఆధారిత విధానం ఈ పదాన్ని ఈ రోజుల్లో అనేక విస్తృత భావాలలో ఉపయోగిస్తున్నారు కొన్నిసార్లు ఈ పదాన్ని సమస్య ఆధారిత విధానం విచారణ ఆధారిత విధానం వంటి పదాలతో పరస్పరం మార్చుకుంటారు కానీ ఈ యూనిట్ చివరిలో బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క చాలా విలక్షణమైన లక్షణాలు ఉన్నాయని మేము చూస్తాము ఇది సమస్య ఆధారిత విధానం లేదా విచారణ ఆధారిత విధానం లేదా అనుభవ ఆధారిత విధానం నుండి భిన్నంగా ఉంటుంది ఈ నిబంధనలు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కటి కొన్ని విలక్షణమైన రుచిని ఇంజనీరింగ్ కార్యక్రమాల చివరి సంవత్సరంలో మాత్రమే ముఖ్యంగా భారతదేశంలో చాలా సంస్థలలో చాలా సాధారణ లక్షణం కానీ ఇది స్వయంగా బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని కలిగి ఉండదు ఇది సాధారణంగా అంగీకరించబడుతుంది అనగా కేవలం ఒక చివరి సంవత్సరం ప్రాజెక్ట్ బోధనను ప్రాజెక్ట్ ఆధారిత విధానంగా చేయదు అవును ఆ నిర్దిష్ట కార్యాచరణ ప్రాజెక్ట్ ఆధారితమైనది ప్రాజెక్ట్ ఆధారిత విధానం అంటే ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్లోనే కాకుండా ప్రోగ్రామ్లో ప్రాజెక్ట్ వర్క్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దీనివల్ల విద్యార్థులు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం చేయాలి వాస్తవానికి సాహిత్యంలో పిబిఎల్ చాలా సాధారణ పదం లేదా PrBL కొన్నిసార్లు ప్రజలు దీనిని సమస్య ఆధారిత అభ్యాసానికి భిన్నంగా చేయడానికి ఉపయోగిస్తారు దీనిని సాధారణంగా PBL అని పిలుస్తారు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసాన్ని సాధారణంగా PrBL అంటారు ప్రాజెక్ట్ ఆధారిత విధానం లేదా పిబిఐ టు ఇన్స్ట్రక్షన్ అంటే ప్రోగ్రాం అంతటా 4 సంవత్సరాలలో ప్రాజెక్ట్ పని చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు దీని ఫలితంగా ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం జరుగుతుంది అమలు వివరాలు సంస్థ అంతటా మారుతూ ఉంటాయి కానీ సాధారణ తత్వశాస్త్రం ఏమిటంటే ఈ విధానం కార్యక్రమం అంతటా అమలు చేయాలి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క ముఖ్య డ్రైవర్లు ఎవరు అని అంటే పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అక్రిడిటేషన్ బాడీలు మరియు సాధారణంగా సమాజం నుండి ఒత్తిడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రదర్శించాల్సిన కార్యక్రమం చివరిలో సాంకేతికతను గుర్తుంచుకోవడమే కాదు అధిక సామర్థ్యాలు ప్రదర్శించాలి అవి తప్పనిసరిగా ఇంజనీరింగ్ జ్ఞాన ఆధారిత సామర్థ్యాలు మాత్రమే కాదు అవి వృత్తిపరమైన అభ్యాసానికి కూడా సంబంధించినవి ఎన్బిఎ ఉన్నాయి ఈ రోజు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ మారుతున్న దృష్టాంతానికి అనుగుణంగా ఉండాలి మరియు పరిశ్రమ ఈ రకమైన ప్రొఫెషనల్ ప్రాక్టీస్ సంబంధిత నైపుణ్యాలను విద్యార్థులలో అభివృద్ధి చేయాలని ఆశిస్తోంది ఇటువంటి PO లను సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు నిజంగా ఉపన్యాసం ఆధారితమైనవి కొన్ని సందర్భాల్లో చాలా పరిమితం చేయబడిన ప్రయోగశాల అభ్యాసం ద్వారా భర్తీ చేయలేవు దీనికి బోధనకు భిన్నమైన విధానం అవసరం మరియు ఇది విస్తృత స్థాయిలో ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క ఆవిష్కరణకు దారితీసింది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఈ పిఒలను పరిష్కరించగలదు పరిశ్రమ లేదా సమాజం సాధారణంగా ఆశించే మేరకు ఈ సామర్థ్యాలను సంపాదించడానికి మరియు ప్రదర్శించడానికి విద్యార్థులకు సహాయం చేయడంలో ఈ కార్యాచరణ మాత్రమే సరిపోదు ఖచ్చితంగా చివరి సంవత్సరం ప్రాజెక్ట్ సహాయపడుతుంది కానీ ఇది సరిపోదని కనుగొనబడింది లోతైన అభ్యాసానికి సిద్ధాంతం మరియు దాని అనువర్తనం యొక్క చాలా గట్టి ఏకీకరణ అవసరమని విద్యా పరిశోధనలో తేలింది ప్రయోగశాల పనిలో సాంప్రదాయిక అభ్యాసం చాలా సందర్భాలలో సరిపోదు అవును ఇది విద్యార్థులకు ఆచరణలో సైద్ధాంతిక సూత్రాలను వర్తింపజేయడంలో సహాయపడుతుంది కాని ప్రయోగశాలలు చాలా తరచుగా నిర్వహించబడే విధానం విద్యార్థులకు లభించే అనుభవం చాలా సరిపోదు అలాగే సంస్థలు నేటి పోటీ విద్యా అవకాశాల ప్రపంచంలో ఒకరకమైన బ్రాండింగ్ కలిగి ఉండాలని కోరుకుంటాయి కాబట్టి వారు బోధనకు ఆధునిక వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారని పేర్కొంటూ వారి ప్రతిష్టను పెంచుకోవాలనుకుంటున్నారు ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క ముఖ్య లక్షణాలు చేయడం ద్వారా నేర్చుకోవడం వాస్తవ ప్రపంచ సమస్యలు వాస్తవిక పరిష్కారం గైడ్ గురువుగా బోధకుడు పని యొక్క ఇంటర్ డిసిప్లినరీ స్వభావం సహకారం మరియు సమూహ పని ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి అయితే ఇవి పిబిఐ యొక్క ముఖ్య లక్షణాలు బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం వంటివి మొదటి సూత్రం "చేయడం ద్వారా నేర్చుకోవడం" చేయడం నేర్చుకోవడం కేంద్రంగా ఉందనే ఆలోచన చాలా పాతది అమెరికన్ తత్వవేత్త మనస్తత్వవేత్త మరియు విద్యా సంస్కర్త జాన్ డ్యూయీ దీనిని చాలా గట్టిగా సమర్థించారు గత శతాబ్దం ప్రారంభంలో చెప్పారు మెర్రిల్ యొక్క మొదటి అభ్యాస సూత్రాలలో 'వర్తించు' వాస్తవానికి బోధనకు సంబంధించిన ఏ విధమైన విధానం అయినా 'విద్యార్థుల చేత చేయటం' ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది అప్పుడు ప్రాజెక్ట్ ఆధారిత విధానం ఎక్కడ భిన్నంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఆధారిత విధానం భిన్నంగా ఉంటుంది ఇది చాలా కేంద్ర పాత్ర కీలక పాత్ర 'చేయడం ద్వారా నేర్చుకోవడం' మరియు 'చేయడం' యొక్క పరిధి చాలా గణనీయమైనది అంటే విద్యార్థులు నిమగ్నమయ్యే అభ్యాసం చాలా గణనీయమైనది అధ్యాయం ముగింపు వ్యాయామాలను పరిష్కరించేటప్పుడు ప్రయోగశాలలలో లేదా తరగతి గదులలో జరిగే వాటికి మించినది చాలా ఎక్కువ చేయడం మరింత విస్తృతమైన స్థాయిలో ఉంది కాబట్టి చేయడం ద్వారా నేర్చుకోవటానికి కేంద్ర పాత్ర మరియు "చేయడం" ద్వారా సూచించబడే కార్యకలాపాల పరిధి ఇవి ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క ప్రత్యేక లక్షణాలు విద్యార్థి పాత్ర వినడం నుండి నేర్చుకోవడం నుంచి చేయటం ద్వారా నేర్చుకోవడం కు మారుతుంది అంటే తప్పనిసరిగా చేయడం మరియు నేర్చుకోవడం విడదీయరానివి అవి చాలా గట్టిగా కలిసిపోతాయి ప్రోగ్రాం అంతటా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క చివరి సంవత్సరం ప్రాజెక్ట్ మరియు ప్రయోగశాల పని చాలా సాధారణం అయితే బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం సాధనపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది మరియు ప్రోగ్రామ్ అంతటా ప్రాజెక్ట్ పనిని కలిగి ఉంటుంది ప్రోగ్రామ్ అంతటా ప్రాజెక్ట్ పనిని మనం ఎంతవరకు చేర్చగలుగుతున్నాము సూత్రప్రాయంగా సిద్ధాంతపరంగా బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం కొన్ని డిమాండ్లను చేస్తుంది అని మేము చూస్తాము పరిస్థితుల పరిమితులు కఠినమైన ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క కొంచెం తేలికైన సంస్కరణను అవలంబించమని బలవంతం చేయవచ్చు ఇప్పటికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మేము ముందుకు వెళ్ళేటప్పుడు ఈ అవరోధాలు మరియు రాజీలు ఏమిటో చూస్తాము ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో ప్రాక్సిస్ యొక్క కేంద్ర స్థానం వాస్తవ ప్రపంచ సమస్యల ఆధారంగా కేంద్రీకృతమై చేయటానికి అనుసంధానించబడి ఉంది ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క తదుపరి ముఖ్య లక్షణం ఇది వాస్తవ ప్రపంచ సమస్యలు విద్యార్థుల ఆసక్తిని మరియు దృష్టిని ఆకర్షిస్తాయి ఇది మెరిల్ యొక్క టాస్క్ కేంద్రీకృత సూత్రానికి అనుగుణంగా ఉంటుంది సాధ్యమైన పరిష్కారాల శ్రేణిని అనుమతించడానికి మరియు సమస్య సూత్రీకరణ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు సహాయపడటానికి సమస్యలు సాధారణంగా సంక్లిష్టంగా మరియు ఓపెన్ ఎండ్గా ఉంటాయని భావిస్తున్నారు మెజారిటీ అభ్యాస సందర్భాలలో విద్యార్థులకు సమస్య సూత్రీకరణ నైపుణ్యాలు లేవని గమనించబడింది ఎందుకంటే సాంప్రదాయిక అధికారిక కార్యక్రమాలలో చాలావరకు బోధకుడు ఇప్పటికే రూపొందించిన అత్యంత నిర్మాణాత్మక సమస్యను అందిస్తాడు 'ఈ పద్ధతిని ఉపయోగించి కింది సమస్యను పరిష్కరించండి' ఆ విధంగానే వ్యాయామం వెంట ఉంటాయి అయితే వాస్తవ ప్రపంచంలో ఇది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి పరిశ్రమ నుండి వచ్చిన ఫిర్యాదులలో ఒకటి వాస్తవ ప్రపంచ దృష్టాంతంలో ఇచ్చిన వివరణ నుండి ఇంజనీరింగ్ పరంగా సమస్యను రూపొందించడానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం లేదు వాస్తవ ప్రపంచ సమస్యలో చాలా అస్పష్టత మరియు ఇంజనీర్లకు మొదట సమస్యను రూపొందించే నైపుణ్యం అవసరం కాబట్టి సాధారణంగా విద్యార్థులకు ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో ఇవ్వబడే సమస్యలు సంక్లిష్టంగా మరియు ఓపెన్ ఎండ్గా ఉంటాయని భావిస్తున్నారు విద్యార్థులు సమస్య సూత్రీకరణ నైపుణ్యాలను కూడా అభ్యసించేలా చేస్తారు ప్రాజెక్ట్ ద్వారా పరిష్కరించడానికి ఈ వాస్తవ ప్రపంచ సమస్యలను ఎవరు ఎంచుకుంటారు మళ్ళీ పరిస్థితిని బట్టి అనేక ఎంపికలు ఉండవచ్చు మొదటి ఎంపిక ప్రత్యామ్నాయం బోధకుడు మొత్తం నియంత్రణలో ఉంది డొమైన్ మరియు డొమైన్లోని సమస్యలను బోధకుడు ఎంపిక చేసి విద్యార్థి బృందాలకు కేటాయించారు మీరు దీన్ని కేటాయించిన ప్రాజెక్టులుగా పిలుస్తారు బోధకుడు మొత్తం నియంత్రణలో ఉన్నాడు సమస్య దాని ప్రకటన దానికి కేటాయించిన బృందం అవన్నీ బోధకుడిచే నిర్దేశించబడతాయి ఇది స్పష్టంగా చాలా సమర్థవంతంగా మరియు అమలు చేయడానికి చాలా సులభం కానీ దీనికి దాని పరిమితులు ఉన్నాయి కానీ ఇది ఒక ప్రత్యామ్నాయం రెండవ ప్రత్యామ్నాయం ఏమిటంటే బోధకుడు ఇప్పటికీ నియంత్రణలో ఉన్నాడు కాని విద్యార్థులకు కొంత ఎంపిక ఉంది డొమైన్ మరియు డొమైన్లోని సమస్యల జాబితాను బోధకుడు ఎన్నుకుంటాడు మరియు విద్యార్థులు జాబితా నుండి ఎంచుకోవడానికి అనుమతించబడతారు వాస్తవానికి బహుళ విద్యార్థులు బహుళ విద్యార్థి బృందాలు ఒకే ప్రాజెక్ట్ మరియు అన్ని రకాల సమస్యలను కోరుకుంటున్నప్పుడు మేము విభేదాలను పరిష్కరించుకోవాలి కాని ముఖ్యంగా విద్యార్థులకు కొంత ఎంపిక లభిస్తుంది మూడవ ప్రత్యామ్నాయం అమలు చేయడం చాలా కష్టం కానీ విద్యార్థికి గరిష్ట స్వేచ్ఛను ఇస్తుంది బోధకుడు డొమైన్ను మాత్రమే నిర్దేశిస్తాడు మరియు విద్యార్థులు సమస్యను ఎన్నుకుంటారు ఈ సందర్భంలో విద్యార్థులు ఎంచుకున్న సమస్య సరైన సంక్లిష్టత స్థాయిని కలిగి ఉండటానికి బోధకుడు మోడరేట్ చేయాలి మరియు అభ్యాస అనుభవం విద్యార్థులకు నిజంగా ముఖ్యమైనదిగా ఉండటానికి అనుమతించేంత ఓపెన్ ఎండ్ కానీ సమస్య ఎంపికలో విద్యార్థులకు గణనీయమైన ఎంపిక లభిస్తుంది పరిశ్రమల సహకారంతో విభాగం ప్రాజెక్టులకు అభ్యర్థులుగా తమను తాము అందిస్తాయి పరిశ్రమ సహకారంతో విభాగం సమస్యలను ఎంపిక చేస్తుంది జాబితా నుండి ఒకదాన్ని ఎన్నుకోవడంలో విద్యార్థులకు ఎంపిక ఉండవచ్చు లేదా వారికి ఒక నిర్దిష్ట సమస్య కేటాయించబడుతుంది అన్ని సందర్భాల్లో సమస్య సంక్లిష్టంగా మరియు ఓపెన్ ఎండెడ్గా ఉండాలి ఇంకొక అవకాశం ఏమిటంటే ఇన్స్టిట్యూట్ ఉన్న కమ్యూనిటీతో ఈ విభాగం అవగాహన కలిగి ఉంటుంది మరియు సమాజంతో వారి పరస్పర చర్యలలో భాగంగా వారి పొడిగింపు కార్యకలాపాల్లో భాగంగా వారు అవసరమైన సమస్యలతో ముందుకు రావచ్చు ఇంజనీరింగ్ విద్యార్థులచే పరిష్కరించబడుతుంది కాబట్టి అవకాశాలు చాలా ఉన్నాయి వాస్తవ ప్రపంచ సమస్యలను ఎంచుకోవడానికి సాధ్యమయ్యే ఎంపికలు చాలా ఉన్నాయి ఇంకా ఒక ఎంపిక ఉంది మేము అనుకరణ సమస్యలను రూపొందించాలి ఇది సంక్లిష్టంగా ఉండాలి ఇది ఓపెన్ ఎండ్ అయి ఉండాలి ఆపై విద్యార్థుల అభ్యాసం చాలా గణనీయమవుతుంది అప్పుడు మూడవ లక్షణం ఏమిటంటే పరిష్కారం వాస్తవికంగా ఉండాలి ప్రాజెక్ట్ ఆధారిత విధానం ప్రాజెక్ట్ ఫలితంగా వచ్చే తుది పరిష్కారానికి గణనీయమైన ప్రాముఖ్యతను ఇస్తుంది ఇది అసలు సమస్యకు వాస్తవిక పరిష్కారాన్ని అందించే విధంగా ఉండాలి ఉత్పత్తి తో ఉండాలి ఇది ఒక కళాకృతి అయితే విద్యార్థులు దానిని ప్రదర్శించగలగాలి నిర్దిష్ట తుది పరిష్కారం అసలు సమస్యను పరిష్కరిస్తుంది ఉత్పత్తిని ధృవీకరిస్తుంది ఇది విద్యార్థులు లక్ష్యంగా చేసుకోవలసిన పరిష్కారం యొక్క చాలా ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది మరియు దానిని తగిన విధంగా అంచనా వేయాలి సహజంగానే ఇక్కడ బోధకుడి పాత్ర ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసంలోకి మారుతుంది సాధారణంగా 'వేదికపై ఉన్న sage 'నుంచి పక్కన గైడ్ లాగా ఉంటుంది బోధకుడు నియంత్రణ లాంటిది బోధకుడు విద్యార్థులు వారి స్వంత అభ్యాసానికి బాధ్యత వహించడంతో సౌకర్యంగా ఉండాలి మరియు బోధకులకు మరియు విద్యార్థులకు మనస్తత్వం యొక్క మార్పు అవసరం తరువాత ఇది అధ్యాపకులకు మరియు విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులు మునుపటి సంవత్సరాల్లో ఉన్నప్పుడు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం లేదా మూడవ సంవత్సరం లో ఉన్నప్పుడు సవాలుగా ఉన్న సమస్య అని మనం చూస్తాము వారు చివరి సంవత్సరానికి వచ్చే సమయానికి చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ యొక్క స్వభావాన్ని సహకారి చర్యగా మరియు వాస్తవిక సమస్యను పరిష్కరించే చర్యగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది కాబట్టి వారు చివరి సెమిస్టర్ లేదా చివరి సంవత్సరంలో ఒక ప్రాజెక్ట్ను అమలు చేయడంలో చాలా సౌకర్యంగా ఉంటారు కానీ మునుపటి సంవత్సరాల్లో ఇలా చేయడం కొన్ని సవాళ్లను కలిగిస్తుంది అప్పుడు దీని యొక్క మరొక ముఖ్య లక్షణం ఏమిటంటే పని గా ఉండాలి ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఏదైనా నిజమైన వృత్తిపరమైన పని ప్రకృతిలో మరియు పరిశ్రమలో ఇంటర్ డిసిప్లినరీగా జరుగుతుంది విద్యార్థులు సంస్కృతి పరంగా స్పెషలైజేషన్ పరంగా వారి వ్యక్తిగత నేపథ్యాల పరంగా విభిన్నమైన సమూహాలలో పనిచేయడం సౌకర్యంగా ఉండాలని డిమాండ్ చేస్తుంది కాబట్టి క్రమశిక్షణా సరిహద్దులను ధిక్కరించే సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులను అనుకూలత మరియు సంపూర్ణ ఆలోచనతో సన్నద్ధం చేయండి సరిహద్దు సమస్యలను ఉండాలి వారు ఇతర డొమైన్లలో నిపుణులు అవుతారని కాదు కానీ వారు ఎలా సహకరించాలో వివిధ డొమైన్ల నిపుణులతో సహకరించడం నేర్చుకుంటారు కాబట్టి దాదాపు అన్ని వాస్తవ ప్రపంచ పని దృశ్యాలు పరస్పర క్రమశిక్షణతో కూడుకున్నవి మరియు ఈ ప్రాజెక్ట్ విద్యార్థులకు ఇలాంటి సందర్భంలో పనిచేసే అవకాశాన్ని కల్పించాలి ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్లో వివిధ విభాగాల మధ్య గణనీయమైన సహకారం ఉండాలి అని ఇది సూచిస్తుంది దీనికి కొంత స్థాయి పరిపాలనా జోక్యం అవసరం ఎందుకంటే చాలా తరచుగా చాలా ఇన్స్టిట్యూట్లలో చాలా విభాగాలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఈ లక్షణం సహకారం మరియు సమూహ పని అయిన తదుపరి ముఖ్య లక్షణంతో చక్కగా ముడిపడి ఉంటుంది బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క చివరి ముఖ్య లక్షణం ఇది సహకారం మరియు సమూహ పని చాలా అవసరం కమ్యూనికేషన్ ప్లానింగ్ విభిన్న సంస్కృతుల పట్ల గౌరవం మరియు దృక్కోణాలు మరియు జట్టు పని వంటి బదిలీ చేయగల నైపుణ్యాలను సంపాదించడానికి మరియు ప్రదర్శించడానికి విద్యార్థి బృందాలు విస్తరించిన కాల వ్యవధిలో పరస్పర చర్యలో పాల్గొంటాయి ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యంగా పరిగణించబడుతుంది ఇంజనీరింగ్ విద్యార్థులు వారు నిపుణులుగా ఉండాలంటే వాటిని పొందాలి మరియు ప్రదర్శించాలి ఈ రకమైన బదిలీ చేయగల నైపుణ్యాలతో విద్యార్థులు రావాలని పరిశ్రమ ఆశిస్తోంది మరియు నేర్చుకోవటానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానం విద్యార్థులకు ఈ బదిలీ చేయగల నైపుణ్యాలను సంపాదించడానికి మరియు ప్రదర్శించడానికి చాలా మంచి అవకాశాన్ని అందిస్తుంది ప్రాజెక్ట్ యొక్క స్వభావాన్ని బట్టి సహకారం సమస్యను ఎంచుకుంటే విద్యార్థులను పరిశ్రమతో సంభాషించడానికి కూడా అనుమతించవచ్చు లేదా అది సమాజానికి చేరువలో భాగంగా ఇన్స్టిట్యూట్ వెలుపల ఉన్న సామాజిక సమూహాలతో కూడా ఉండవచ్చు ఈ ప్రాజెక్ట్ సమాజానికి సంబంధించినది అయితే విద్యార్థుల బృందాలు ఇన్స్టిట్యూట్ వెలుపల సామాజిక సమూహాలతో సంభాషించవచ్చు ఈ రకమైన పరస్పర చర్యలు మరింత వృత్తిపరమైన నైపుణ్యాలు ప్రవర్తనలు మరియు నెట్వర్క్ల అభివృద్ధికి దారితీస్తాయి కాబట్టి ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క విస్తృతమైన ఉపయోగం నుండి ఇది గొప్ప ప్రయోజనం దీనివలనప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి మేము ఇక్కడ జాబితా చేస్తున్న కొన్ని సాధారణమైనవి మాత్రమే మెరుగైన విద్యావిషయక సాధన వాస్తవానికి విద్యార్థులు ఈ విధానం కింద నేర్చుకున్నప్పుడు వారు సాంప్రదాయిక బోధనా నమూనాలపై ఆధారపడిన మదింపులలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు అంటే అంచనా సాంప్రదాయిక నమూనాపై ఆధారపడి ఉన్నప్పటికీ విద్యార్థులు చాలా బాగా చేస్తున్నట్లు అనిపిస్తుంది కాబట్టి స్పష్టంగా విద్యార్థులు అనుభవించే ఇంజనీరింగ్ యొక్క మంచి ప్రేరణ మరియు ఆనందం పొందటం వలన విద్యార్థులకు మెరుగైన విద్యావిషయక సాధన జరుగుతుంది విస్తృత సామర్థ్యాలు దావా జట్టుకృషి కమ్యూనికేషన్ నైతిక ప్రవర్తన సమస్య పరిష్కార సామర్థ్యాలు క్లిష్టమైన మరియు వినూత్న ఆలోచన డేటా సేకరణ మరియు విశ్లేషణ సామర్థ్యం సమాచార శోధన సామర్థ్యాలు ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు వ్యక్తిగత నైపుణ్యాలు సమయం నిర్వహణ ఆత్మగౌరవం జాబితా చాలా పొడవుగా ఉంది మరియు వీటిలో చాలా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ పేర్కొన్న కొన్ని ప్రోగ్రామ్ ఫలితాలకు సంబంధించినవి పరిశ్రమకు సంబంధించి మరియు విభాగం ఉన్న సమాజానికి సంబంధించి మరియు విభాగ అభివృద్ధికి సంబంధించిఅధ్యాపకులచే నాణ్యమైన పనికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఫ్యాకల్టీ వారి స్వంత పరిశోధన పనులకు సంబంధించిన ప్రాజెక్టులను పరిశ్రమ సమస్యలకు సంబంధించినది మరియు ఇది అధ్యాపకులచే నాణ్యమైన పనికి మంచి అవకాశాలకు దారితీస్తుంది కాబట్టి ఇది అధ్యాపకులు మరియు విద్యార్థులకు విజయ విజయం కావచ్చు ఈ విధానం నుండి ప్రయోజనం పొందవచ్చు ప్రోగ్రామ్ పాఠ్యాంశాల్లో ప్రాజెక్టులు ఎక్కడ వస్తాయి అనేదానికి ముఖ్య సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మాత్రమే ప్రోగ్రామ్ను ప్రాజెక్ట్ బేస్డ్ ప్రోగ్రామ్గా చేయదు కొన్ని ఇన్స్టిట్యూట్లు చిన్న ప్రాజెక్టులతో సహా ప్రారంభించాయి మొదటి 3 సంవత్సరాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెమిస్టర్లలో రెండు క్రెడిట్స్ లేదా ఒక క్రెడిట్ చాలా అరుదుగా మూడు క్రెడిట్స్ ఉండవచ్చు కొన్ని ఇన్స్టిట్యూట్స్ దీనిని మొదటి సంవత్సరంమొదటి సెమిస్టర్ లో కూడా ప్రవేశపెట్టాయి ఒకటి లేదా రెండు క్రెడిట్లతో పరిమితమైన ప్రాజెక్ట్ కార్యాచరణ అవి స్వతంత్ర కార్యకలాపాలుగా ఒకటి లేదా రెండు క్రెడిట్ విలువలతో కూడిన కోర్సు లేదా మునుపటి ప్రయోగశాల భాగాన్ని భర్తీ చేసే సాధారణ కోర్సులో భాగంగా అమలు చేయవచ్చు అటాచ్డ్ లాబొరేటరీ ఉన్న కొన్ని కోర్సులు ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రయోగశాలలోని పనిని విద్యార్థులు అభ్యాసంలో భాగంగా చేయకుండా ఆ కోర్సు పనికి సంబంధించిన ప్రాజెక్ట్ చేయమని విద్యార్థులను అడుగుతున్నారు కొన్ని కోర్సులలో సాంప్రదాయ ప్రయోగశాల పని ఆ కోర్సు విషయానికి సంబంధించిన మినీ ప్రాజెక్ట్ ద్వారా భర్తీ చేయబడుతోంది ఆ అమలు విధానం కూడా అనేక సంస్థలలో ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటికీ పరిధి ప్రాముఖ్యత క్రెడిట్ విలువ చాలా పరిమితంగా ఉన్నట్లు అనిపిస్తుంది భారతదేశంలోని ఇంజనీరింగ్ సంస్థలలో బోధన మరియు అభ్యాసానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానంపై విస్తృత దృష్టి ఇప్పటికీ సాధారణం కాదు అంటే ప్రాజెక్ట్ ఆధారిత విధానానికి చాలా ముఖ్యమైన పాత్ర ఇప్పటికీ చాలా సాధారణం కాదు గత దశాబ్దంలో ఎక్కువ మంది సంస్థలు ప్రాజెక్టు ఆధారిత విధానానికి మొగ్గు చూపుతున్నాయనేది ఆరోగ్యకరమైన సంకేతం మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్ట్ ఆధారిత విధానం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందాలంటే అది మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది ప్రాజెక్ట్ పనుల అంచనా కూడా చాలా అవసరం మరియు కీలకమైనది మరియు కష్టం నిర్మాణాత్మక మరియు సంక్షిప్త మరియు ప్రదర్శనను కూడా చేస్తారు ఈ మూడు భాగాలను సరిగ్గా అంచనా వేయడం మరియు మూల్యాంకనం చేయడం అవసరం మరియు దీనికి ముందస్తు బోధకులచే గణనీయమైన ప్రణాళిక అవసరం మేము తగిన రుబ్రిక్లను అభివృద్ధి చేయాలి మునుపటి యూనిట్లలో ఒకదానిలో ప్రాజెక్ట్ పనిని అంచనా వేయడానికి రుబ్రిక్స్ గురించి చర్చించాము మేము అలా చేయాలి మరియు మేము ఆ రుబ్రిక్లను ముందస్తుగా విద్యార్థులతో పంచుకోవాలి మేము సమూహంతో పాటు వ్యక్తిగత సహకారాన్ని కూడా అంచనా వేయాలి తుది పరిష్కారం యొక్క నాణ్యతను అలాగే విద్యార్థి బృందాలు అనుసరించే విధానాన్ని కూడా మేము అంచనా వేయాలి మేము రెండు అంశాలను అంచనా వేయాలి రుబ్రిక్స్ నిర్వహించడం వంటి కొన్ని కార్యకలాపాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది కేవలం ఒక ప్రాజెక్ట్ చేయడం సరిపోదు విద్యార్థులు తమ పనిని ప్రతిబింబించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి మరియు ఆ పని నుండి తగిన పాఠాలు నేర్చుకోవాలి ఈ ప్రక్రియలో ప్రతిబింబ పత్రిక ఎంతో సహాయపడుతుంది ప్రతిబింబ పత్రికలను నిర్వహించడం విద్యార్థులందరికీ తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఈ ప్రతిబింబ పత్రికలను ఎలా నిర్వహించాలో విద్యార్థులకు మేము ఒక రకమైన సూచనలను అందించాల్సి ఉంటుంది ఇది విద్యార్థులకు వారి అనుభవం నుండి సరైన పాఠాలను తెలుసుకోవడానికి కూడా చాలా సహాయపడుతుంది ఈ సమస్యలలో కొన్ని నేను చెప్పినట్లుగా మునుపటి మాడ్యూళ్ళలో కూడా చర్చించబడ్డాయి ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో ఇన్స్టిట్యూట్స్లో అనుభవం గణనీయంగా మారుతూ ఉంటుంది ప్రత్యేకమైన మార్గం ఉన్నట్లు అనిపించదు సంస్థలు వారికి బాగా సరిపోయే అసెస్మెంట్ పద్ధతులను రూపొందించాలి కీలక అమలు సవాళ్లు చివరి సంవత్సరం ప్రాజెక్టు అమలు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు బాగా అర్థం చేసుకున్న ప్రక్రియ విభాగం మరియు ఇన్స్టిట్యూట్ కోసం బోధన మరియు అభ్యాసానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానంపై విస్తృత దృష్టి ఇప్పటికీ అనేక సంస్థలకు లేదు అనేది సుపరిచితం ప్రాజెక్ట్ ఆధారిత సూచనలను గణనీయమైన స్థాయిలో అమలు చేయడం అధ్యాపకులకు మరియు విద్యార్థులకు అనేక సవాళ్లను కలిగి ఉంది విద్యార్థులకు ముఖ్య సవాళ్లు గ్రూప్ వర్క్ ఈ గ్రూప్ వర్క్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చాలా కష్టంగా ఉండకపోవచ్చు ఎందుకంటే వారు ఇప్పటికే 3 సంవత్సరాల ప్రోగ్రాం ద్వారా ఉన్నారు వారు వివిధ రకాల పాఠ్యేతర పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొన్నారు విభాగ కార్యకలాపాలు మరియు వారు ఇప్పటికే విజయవంతమైన ఇంజనీరింగ్ నిపుణులు కావడానికి అవసరమైన కొన్ని నైపుణ్యాలను పొందారు కాబట్టి వారు సమూహ పని యొక్క ప్రాముఖ్యతను అభినందించడం ప్రారంభించారు సహకార పని మరియు ఏదైనా చిన్న అంతరాలను బోధకుల సరైన మార్గదర్శకత్వం ద్వారా సులభంగా అధిగమించవచ్చు చివరి సంవత్సరం విద్యార్థులు సమూహ పనిని అభినందించడం చాలా తీవ్రంగా లేదా కష్టంగా ఉండకపోవచ్చు కానీ ఇది మునుపటి సంవత్సరాల్లో ముఖ్యంగా మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు గణనీయంగా భిన్నంగా ఉండవచ్చు బహుశా వారు మూడవ సంవత్సరానికి వచ్చే సమయానికి ఒక పరివర్తన జరగడం ప్రారంభమవుతుంది వాస్తవానికి చివరి సంవత్సరంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమంది సమూహ సభ్యులు ఉచిత స్వారీ చేస్తున్నారని ఎల్లప్పుడూ ఫిర్యాదు వస్తుంది సమూహ పరిమాణం 4 లేదా 5 వంటిది అయినప్పుడు అప్పుడప్పుడు సమూహ సభ్యులలో కొందరు నిజంగా ప్రయత్నానికి తోడ్పడకపోవచ్చు కాని వారు క్రెడిట్లో వాటా కోరుకుంటారు మరియు ఇది తప్పనిసరిగా కొన్ని ఉద్రిక్తతలు మరియు విభేదాలకు దారితీస్తుంది సమూహ పనిలో అనుభవం లేకపోవడం మరియు విభేదాలను నిర్వహించడం కూడా ఒక ముఖ్యమైన విషయం పోటీ వైఖరి యొక్క పూర్వ సంస్కృతి ముఖ్యంగా ప్లస్ టూ స్థాయిలో చాలా మంది విద్యార్థులు అధిక పోటీ మోడ్ నుండి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది ఈ సవాళ్లను తమ విద్యార్థులలో గమనించినట్లయితే వాటిని అధిగమించడానికి బోధకులు నిజంగా పరికర వ్యూహాలను కలిగి ఉండాలి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసానికి అనుగుణంగా ప్రాజెక్ట్ ఆధారిత బోధన యొక్క క్రొత్త విధానాన్ని అనుసరించడంలో ఇబ్బంది విద్యార్థికి ఈ కష్టం చాలా వాస్తవమైనది ఈ విధానంలో విద్యార్థులు తరువాత వారి తరగతులకు చిక్కులు కలిగించే అనేక ఎంపికలు చేయవలసి ఉంటుంది మరియు వారిలో చాలామంది వారి అభ్యాసానికి బాధ్యత వహించడానికి చాలా అయిష్టంగా ఉండవచ్చు ప్రత్యేకించి అప్పటి వరకు వారు ఒక అభ్యాస దృష్టాంతానికి అలవాటు పడ్డారు దీనిలో ప్రతిదీ గురువు వారికి అందిస్తూ ఉంటారు పోషిస్తారు వారు తమ సొంత అభ్యాసానికి నిజంగా ఎటువంటి బాధ్యత తీసుకోలేదు వారు ఎంపికలు చేయలేదు కాబట్టి అకస్మాత్తుగా ఇంత పరిణతి చెందిన పాత్రను ఊహించుకోవడం చాలా కష్టం మరియు వారు సాంప్రదాయ బోధనా మోడ్ను ఇష్టపడతారు ఇక్కడ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సమాచారం అందించేవాడు మరియు విద్యార్థి తప్పనిసరిగా రిసీవర్ నిష్క్రియాత్మక రిసీవర్ కొంతమంది విద్యార్థులు వాస్తవానికి ఆ మోడ్ను ఇష్టపడవచ్చు మరియు ఒక కోర్సు అలాగే బోధించబడాలని వారు పట్టుబట్టవచ్చు కాబట్టి విద్యార్థులను సరిగ్గా ప్రేరేపించడంలో బోధకులకు సవాలు ఉంటుంది కార్యక్రమం ప్రారంభంలో సాపేక్షంగా నిర్మాణాత్మకమైన ఈ అభ్యాస వాతావరణాన్ని ఎదుర్కోవడం మళ్ళీ నేను చెప్పినట్లుగా చివరి సంవత్సరంతో దాని వెనుక ఉన్న చరిత్ర కారణంగా అది సవాలుగా ఉండకపోవచ్చు ఇది మునుపటి సంవత్సరాల్లో మూడవ సంవత్సరం రెండవ సంవత్సరం లేదా మొదటి సంవత్సరంలో ప్రవేశపెట్టాలంటే ఇది నిజంగా సవాలుగా ఉండవచ్చు ప్రోగ్రామ్ ప్రారంభంలో నిర్మాణాత్మకమైన అభ్యాస వాతావరణాన్ని ఎదుర్కోవడం విద్యార్థులకు సవాలుగా ఉండవచ్చు మూల్యాంకనానికి సంబంధించిన ఆందోళనలు కూడా ఉండవచ్చు ఎందుకంటే చాలా తక్కువ రబ్రిక్స్ ఆధారిత ఆత్మాశ్రయ మూల్యాంకనాలు చాలా ఉన్నాయి సాంప్రదాయ కోర్సులతో పోల్చితే విద్యార్థులు దాని గురించి ఆందోళన చెందుతారు మరియు భారం అధికంగా ఉంటుందని భయపడవచ్చు విద్యార్థులకు ఆ భయం ఉండవచ్చు అధ్యాపకులకు కూడా కీలకమైన సవాళ్లు ఉన్నాయి వారు చివరి సంవత్సరం విద్యార్థులకు గురువు పాత్రకు అలవాటు పడ్డారు భారతదేశంలో ఇది చాలా సాధారణం కాబట్టి చివరి సంవత్సరంలో విద్యార్థులకు గురువు పాత్రకు అధ్యాపకులు అలవాటు పడ్డారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరంలో చాలా చిన్న మరియు శిక్షణ లేని విద్యార్థులకు ఒకే పాత్రను అంగీకరించడంలో వారు సవాళ్లను ఎదుర్కొంటారు ప్రత్యేకించి విద్యార్థులు వేరే రకమైన మనస్తత్వం భిన్నమైన అభ్యాస మోడ్ నుండి వస్తారు మరియు అధ్యాపకులు కూడా ఆ విద్యార్థులను మెంటరింగ్ చేయడంలో సవాలును ఎదుర్కొంటారు పాఠ్యాంశాల్లో భారీ ప్రాజెక్ట్ భాగాలకు వనరులను కనుగొనడంలో ఇబ్బంది ఇది కేవలం ఒక చివరి సంవత్సరం ప్రాజెక్ట్ అయితే అది వేరే కథ ప్రతి సంవత్సరం ప్రతి సెమిస్టర్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటే మరియు బహుళ ప్రాజెక్ట్ బృందాలు ఉంటే వాస్తవ భౌతిక వనరుల పరంగా వనరులను కనుగొనడం హార్డ్వేర్ భాగాలు గుర్తించవచ్చు ఎందుకంటే అంచనా చాలా కష్టం మేము రుబ్రిక్లను అభివృద్ధి చేయాలి మరియు ప్రతి ప్రాజెక్ట్ బృందాన్ని వ్యక్తిగత విద్యార్థుల సహకారాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది మరియు ఇది చాలా మంది అధ్యాపకులచే చాలా ఎక్కువ ఓవర్లోడ్గా చూడవచ్చు అధ్యాపకులు కూడా ఈ ప్రక్రియ సరిగ్గా అమలు అయ్యేలా చూసుకోవాలి విద్యార్థి బృందాలు సరైన ప్రక్రియ ద్వారా వెళ్లి ఆ ప్రక్రియ నుండి నేర్చుకోవాలి ప్రాజెక్ట్ ఆధారిత సూచన విజయవంతం కావడానికి చివరకు ఒక ప్రాజెక్ట్ ఒక ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తే సరిపోదు విద్యార్థులు వెళ్ళే ప్రక్రియ వారు ప్రాజెక్ట్ అనుభవం నుండి నేర్చుకోవడానికి కూడా వీలు కల్పించాలి మరియు ఈ బోధకులకు గురువుగా బలమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది ఇది అధ్యాపకులకు కూడా సవాలుగా అనిపించవచ్చు వాస్తవానికి మానవ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది విద్యార్థుల విభేదాలు మరియు అంచనాలను నిర్వహించడం అధ్యాపకులకు సవాలుగా ఉంటుంది ఈ సందర్భంలో కొన్ని అమలు మార్గదర్శకాలు ప్రారంభంలో ఒక రకమైన రెసిపీ దీనికి ముందుగానే గణనీయమైన ప్రణాళిక అవసరం సెమిస్టర్ ప్రారంభానికి చాలా ముందు మేము ప్లాన్ చేయాలి విద్యార్థి బృందాలు పని చేయబోయే డొమైన్ గురించి మనం నిర్ణయించుకోవాలి అవసరమైన వనరులు ఏమిటి ఆ వనరులను సేకరించడానికి అవసరమైన కాలపరిమితి ఏమిటి అవి వెంటనే అందుబాటులో లేవు బడ్జెట్ చిక్కులు ఏమిటి మరియు వివిధ బృందాలు అమలు చేయబోయే ప్రాజెక్ట్ యొక్క పరిధి ఏమిటి వీటన్నిటికీ సంబంధించి మనం ముందుగానే గణనీయమైన ప్రణాళిక చేయాలి ఒక పరిశ్రమ లేదా సమాజం బాహ్య ఏజెన్సీలు పాల్గొనాలంటే బాహ్య ఏజెన్సీలతో చర్చలు ముందుగానే జరగాలి సమాజానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్లో విద్యార్థి బృందాలు పనిచేస్తుంటే సంఘ నాయకులతో సరైన అంగీకారం ముందుగానే జరగాలి జాగ్రత్తగా పరీక్షించడం కొన్ని పైలట్ అధ్యయనం మరియు ప్రాజెక్ట్ ఆలోచనలను పరీక్షించడం విద్యార్థులకు అందించే ముందు అవసరం కావచ్చు ముఖ్యంగా మేము చాలా తీవ్రమైన ఆలోచనలను చూస్తున్నట్లయితే దానిని ప్రాజెక్టుగా అమలు చేయడం నిజంగా చాలా కష్టం మరియు కలిగే ప్రమాదాన్ని అర్థం చేసుకోకుండా మేము దానిని విద్యార్థులకు అందిస్తే విద్యార్థులు చాలా నిరాశకు గురవుతారు ఇది చాలా తేలికగా పరిష్కరించగల విషయం అని మేము అనడం లేదు కానీ అదే సమయంలో నిరాశకు దారితీసే ఏదో ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ప్రాజెక్ట్ యొక్క సవాలు స్వభావం మరియు అమలు యొక్క సౌలభ్యం మధ్య సంతులనం చాలా చక్కని బ్యాలెన్స్ అయి ఉండాలి మరియు అధ్యాపకులు దీనిని నిర్ధారించడానికి ఆలోచనను పరిశీలించడానికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చాలా ఉంది కొన్నిసార్లు పైలట్ అధ్యయనం మరియు ఒక రకమైన ప్రాథమిక పరీక్ష కూడా కావచ్చు అవన్నీ అవసరం ఇది మరింత సవాలుగా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు మేము ప్రాజెక్ట్ ఆధారిత ఆలోచన యొక్క అమలు గురించి మాట్లాడుతున్నాము ఇది చివరి సంవత్సరం మాత్రమే కాదు మునుపటి సెమిస్టర్లు కూడా మేము ప్రాజెక్టులను పరిచయం చేయాలి కాబట్టి ఈ రకమైన ముందస్తు ప్రణాళిక చాలా అవసరం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఖచ్చితంగా అవసరం ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కంటే ప్రాజెక్ట్ వర్క్ షేర్ చాలా ఎక్కువ కావడంతో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి వీటన్నిటితో మీరు పిబిఐని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా ఐతే ఏంటి అధ్యాపకులుగా మీరు నిజంగా చూడాలనుకుంటున్న సమస్యలు ఏమిటి మీరు పిబిఐని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా ప్రక్రియ యొక్క ప్రతి దశలో అనేక ఎంపికలు ఉన్నాయి విద్యార్థి బృందాలను ఏర్పాటు చేయడం నుండి సంక్షిప్త మూల్యాంకనం యొక్క చివరి దశ వరకు ఈ ఎంపికలు అనేక నిర్దిష్ట సందర్భోచిత కారకాలపై ఆధారపడి ఉంటాయిసాధారణీకరణ ఉండకూడదు వివరించగల కొన్ని సాధారణ ఆందోళనలు ఉన్నప్పటికీ అనేక ఇతర సందర్భోచిత కారకాలు ఉన్నాయి ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ వ్యక్తిగత బోధకుల స్థాయిలో ఎంపికలు అవసరం ఈ ఎంపికల కోసం ప్రత్యేకమైన అల్గోరిథమిక్ పరిష్కార విధానం లేదు వారందరికీ విచక్షణ అవసరం వారందరికీ సమిష్టిగా మేధోమథనం అవసరం వారందరికీ ట్రయల్ మరియు ఎర్రర్ దశ కూడా అవసరం కావచ్చు ఎంపికలు కొంత కాలానికి అభివృద్ధి చెందుతున్న దృశ్యాలు వారికి అవసరం కావచ్చు వాస్తవానికి ప్రతి సంస్థకు దాని స్వంత ప్రత్యేక స్థానం ఆధారంగా ఎంపికలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చాలా ఆచరణాత్మక అనుభవాలు సూచిస్తున్నాయి బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని అమలు చేసే ప్రారంభ దశలలో కనీసం మీరు కొంచెం కఠినమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి ప్రక్రియ స్థిరీకరించడానికి కొంత సమయం పడుతుంది ప్రారంభ రోజులు వీటితో ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది మరియు ప్రాజెక్ట్ ఆధారిత ఆలోచనలను మరింత విస్తృత స్థాయిలో అమలు చేయవలసి వస్తే ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ దాని కోసం సిద్ధంగా ఉండాలి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నిజంగా చాలా ఆందోళన లేదు కానీ ఈ ఆలోచనలను అమలు చేయాల్సిన అవసరం ఉంటే మనకు ఎక్కువ వనరులు అవసరం చాలా మంచి మెటా పాయింటర్ నికోలా హార్మర్ ప్లైమౌత్ విశ్వవిద్యాలయం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లిటరేచర్ రివ్యూ లింక్ చివరిగా 01 2019 న ప్రాప్తి చేయబడింది మీరు కొన్ని ఆలోచనల కోసం వీటిని పరిశీలించవచ్చు వ్యాయామం దయచేసి ప్రాజెక్ట్ పనిలో విద్యార్థులను మెంటరింగ్ చేయడంలో మీ అనుభవాన్ని వివరించండి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ను మెంటరింగ్ చేయడంలో మీలో చాలా మందికి అనుభవం ఉండాలి మీలో కొందరు మునుపటి సంవత్సరాల్లో కొన్ని చిన్న ప్రాజెక్టులను ఇప్పటికే అమలు చేసి ఉంటే మరియు మునుపటి సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పనిని మెంటరింగ్ చేయడంలో మీకు అనుభవం ఉంటే అది మరింత స్వాగతించదగినది మీకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మరియు మునుపటి ప్రాజెక్ట్ మధ్య ఎంపిక ఉంటే మునుపటి ప్రాజెక్ట్ను పరిశీలించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము విద్యార్థులను మెంటరింగ్ చేయడంలో మీ అనుభవం దయచేసి దానిని వివరించండి వివరణలో ఎదుర్కొన్న సవాళ్లు పనిచేసిన పరిష్కారాలు ప్రయోజనాలు మీ స్వంత ప్రత్యేక సందర్భోచిత కారకాలు ఉండవచ్చు దయచేసి వివరించండి ఇది 300 పదాల కన్నా తక్కువ ఉంటే గొప్పది కానీ దయచేసి దానిని సంపూర్ణ పరిమితిగా తీసుకోకండి పరిస్థితుల కారకాలను వివరిస్తూ మీ అనుభవాన్ని మరింత వివరంగా పంచుకోవాలనుకుంటే 300 పదాలను కూడా మించిపోవడాన్ని స్వాగతిస్తున్నాము ఆ విధంగా మనం ఈ సామూహిక అనుభవాన్ని పంచుకోవచ్చు ఎందుకంటే చాలా ముఖ్యమైనది అనిపిస్తుంది మరియు దీని నుండి మనం సమిష్టిగా నేర్చుకోవాలి విస్తృత స్థాయిలో ప్రాజెక్ట్ ఆధారిత విధానం ప్రస్తుత శతాబ్దం విద్యార్థుల అభ్యాసానికి ఇటువంటి క్రొత్త విధానాలను కోరుతున్నట్లు తెలుస్తోంది వ్యాయామం యొక్క ఫలితాలను story com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తరువాతి యూనిట్లో సమస్య ఆధారిత బోధనకు మరొక ముఖ్యమైన విధానాన్ని పరిశీలిస్తాము ప్రాజెక్ట్ ఆధారిత విధానంతో పోలిస్తే ఇంజనీరింగ్ విద్యలో సమస్య ఆధారిత విధానం యొక్క ప్రాబల్యం కొంత తక్కువగా ఉన్నట్లు అనిపించినప్పటికీ ఇప్పటికీ ఆ విధానం కూడా చాలా ముఖ్యమైనది మరియు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో దీనిని స్వీకరించడంలో ఇది పెరుగుతోంది కాబట్టి మేము తరువాతి యూనిట్లో బోధనకు సమస్య ఆధారిత విధానాన్ని పరిశీలిస్తాము అప్పటి వరకు మేము వేచి ఉంటాము మిమ్మల్ని మళ్ళీ కలవాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు